స్వాగతం ఈ రోజు మనం ఉపన్యాసం 46 లో సరళ బీజగణితంలోని ఐగెన్వాల్యూస్ మరియు ఐగెన్వెక్టర్స్ తో కొనసాగుతాము మనము ఈ ఐగెన్వాల్యు మరియు ఐగెన్వెక్టర్ ల పరిచయం వాటి రేఖాగణితం వ్యాఖ్యానం ద్వారా ఐగెన్వాల్యు లను మరియు ఐగెన్వెక్టర్ను అంచనా వేయడానికి కొన్ని ఉదాహరణల ద్వారా వెళ్తాము ఇక్కడ మాత్రిక యొక్క ఐగెన్వాల్యు లు మరియు ఐగెన్వెక్టర్ ఏమిటి ఈ సాధారణ మాత్రిక ను ఇక్కడ A ను పరిశీలిద్దాం అప్పుడు ఈ రెండు వెక్టర్స్ లో ఒకటి u 1 1 మరియు రెండవది v 2 1 మరియు ఈ ఉత్పత్తి ని A మరియు u కి లెక్కిస్తే ఇక్కడ మనకు ఈ A ఉంది మరియు తరువాత ఈ u ఉంది Au3 2 1 0 1 1 5 1 కానీ మనము ఈ ప్రాడక్ట్ని ఈ vector v తో చేస్తే Av3 2 1 0 2 1 4 2 22 1 ఐగెన్వాల్యూస్ మరియు ఐగెన్వెక్టర్ ల పరిచయంకు మనల్ని తీసుకెళ్లే పాయింట్ ఇది మనం దీనిని జియోమెట్రిక్ గా పరిశీలిస్తే ఇక్కడ మనకు ఈ x అక్షం మరియు y అక్షం ఉన్నాయి ఈ వెక్టర్ v ఇక్కడ ఇవ్వబడినది తరువాత ఈ ప్రాడక్ట్ తరువాత Av కేవలం 2 సార్లు ఇది వెక్టర్ v యొక్క పొడవు కంటే రెట్టింపు మనకు ఈ వెక్టర్ Av ఉంది ఈ Av మరియు v లకు ఒకే దిశ ఉంది కాని వాటి పరిమాణం భిన్నంగా ఉంది ఇక్కడ ఇప్పుడు గుణకారం తరువాత ఈ మునుపటి వెక్టర్ v యొక్క రెట్టింపు కానీ ఈ వెక్టర్ u విషయంలో ఇది A సార్లు ఒకటిగా మారింది కాబట్టిఈ మల్టిప్లికేషన్ తరువాత వెక్టర్ దిశ అదే విధంగా ఉండి మనకు ఇప్పుడు పూర్తిగా భిన్నమైన వెక్టర్ ఉంది ఈ A తో సరిగ్గా లేదు అటువంటి మ్యాట్రిక్స్తో మల్టిప్లికేషన్ దాని దిశ ను అసలు వెక్టర్ v కి సమాంతరం గా మార్చదు మరియు అదే మనము వెతుకుతున్నాము వాటిని ఐగెన్వెక్టర్ అని పిలుస్తాము మరియు ఇక్కడ వచ్చిన ఈ సంఖ్యను ఐగెన్వాల్యూస్ అని పిలుస్తాము నేటి ఉపన్యాసం ఈ ఐగెన్వాల్యూస్ మరియు ఐగెన్వెక్టర్ ల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఇక్కడ నిర్వచనం A ఏదైనా స్వేర్ మాత్రిక గా ఉండనివ్వండి ఎంట్రీలు నిజమైనవి కావచ్చు లేదా మ్యాట్రిక్స్ A యొక్క ఎంట్రీలు సంక్లిష్టంగా ఉంటాయి నాన్జెరో వెక్టర్ ఉంటే స్కేలార్ను A యొక్క ఐగెన్వాల్యు అంటారు ఇది ఇక్కడ కూడా ఈ నాన్ జీరొలో ముఖ్యమైనది ఈ Ax λx వంటి నాన్ జీరొ వెక్టర్ ఉంటే వెక్టర్ ఇది మునుపటి ఉదాహరణలలో మనం చూసిన దానికి లీనియర్గా ఉంటుంది మనకు అలాంటి వెక్టర్ x ఉంటే ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్తో Ax మల్టిప్లికేషన్ ఏమీ కాదు కానీ లాంబ్డా సమయం x మరియు ఈ లాంబ్డా కొంత స్కేలార్ కొన్ని వాస్తవ సంఖ్యలేదా సంక్లిష్ట సంఖ్య ఇక్కడ ఈ Ax λx అనేది ఈ రోజు మనం మాట్లాడబోయే చాలా ముఖ్యమైన ఈక్వేషన్ ఈ ఐగెన్వెక్టర్ యొక్క నిర్వచనం ఇప్పుడు ఈ x ను ఐగెన్వెక్టర్ అని పిలుస్తారు మరియు ఈ లాంబ్డాను ఐగెన్వాల్యు అంటారు ఇది ఐగెన్వెక్టర్ మరియు ఇది ఎల్లప్పుడూ నాన్ జీరొ గా ఉండాలి లేకపోతే 0 ఎల్లప్పుడూ సంతృప్తి చెందుతుంది మనము ఇక్కడ నాన్ జీరొ వెక్టర్ కోసం చూస్తున్నాము దీనిని ఐగెన్వెక్టర్ అని పిలుస్తాము మరియు దీనిని ఐగెన్వాల్యు అంటారు ఇప్పుడు వెక్టర్ x అనేది ఈ ఐగెన్వాల్యు లాంబ్డాతో సంబంధం ఉన్న ఐగెన్వెక్టర్ మరియు ఇప్పుడు ఉన్న రెండు ముఖ్యమైన పాయింట్లు మ్యాట్రిక్స్ A యొక్క ఐగెన్వెక్టర్ ఒక నాన్ జీరొ వెక్టర్ అని మునుపటి ఉదాహరణ సహాయంతో మనం ఇప్పటికే చూసిన జియోమెట్రిక్ గా ఇక్కడ వెక్టర్ x మరియు ఈ Ax లీనియర్ గా ఉంటాయి మునుపటి ఉదాహరణలో ఈ వెక్టర్ v మరియు వెక్టర్ అవి లీనియర్ గా ఉన్నాయని మనము చూశాము ఇక్కడ కూడా ఐగెన్వాల్యూస్ ఐగెన్వెక్టర్ యొక్క జియోమెట్రిక్ అని అర్ధం ఈ వెక్టర్ యొక్క ఈ x మరియు ఈ Ax రెండూ లీనియర్ గా ఉంటాయి మరియు వాటి పరిమాణం మారుతుంది అందువల్ల మనకు ఈ ఐగెన్వాల్యు లాంబ్డా తొ ఉంది లీనియర్ ఆల్జీభ్ర గా ఐగెన్వెక్టర్ x అనేది చిన్నవిషయం కాని పరిష్కారంnon Trivial సొల్యూషన్ ఎందుకంటే మనం ఐగెన్వెక్టర్ x కోసం వెతుకుతున్నాం ఇది నాన్ జీరొ ఈ నాన్ ట్రివియల్ సోల్యుషన్ అంటే x 0 కి సమానం కాబట్టి ఈ సమీకరణాన్ని ఎల్లప్పుడూ సంతృప్తిపరుస్తుంది 0 సొల్యూషన్పై మనకు ఆసక్తి లేదు నాన్ జీరొ పై మన ఆసక్తి ఈ ఈక్వేషన్ యొక్క ట్రివియల్ సోల్యుషన్ లాంబ్డా x కి సమానం లేదా ఇక్కడ ఈ ఐగెన్వెక్టర్ x ఈ మైనస్ లాంబ్డా I యొక్క నల్ స్పేస్లో నాన్ జీరొ వెక్టర్ ఎందుకంటే మనకు ఉన్న ఈ ఈక్వేషన్ l Axλx కు సమానం ఈ Ax λx మనం చేయగలిగినది ఈ λx పదాన్ని ఎడమ చేతి వైపుకు తీసుకురావచ్చు మనకు A λI ఉంది అప్పుడు మనం ఈ ఐడెంటిటీ మాత్రిక ను కూడా ప్రవేశపెట్టాలి ఆపై x 0 కి సమానం ప్రాథమికంగా మనం ట్రివియల్ సోల్యుషన్ కోసం చూస్తున్నాము ఈ ఈక్వేషన్ యొక్క ఈ x A λI లేదా లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ A λIx0 మరియు ఇది ఖచ్చితంగా ఈ A λI యొక్క నల్ స్పేస్ null space యొక్క నిర్వచనం ఇక్కడ మ్యాట్రిక్స్ A λI మరియు మనము ఈ A λI యొక్క నల్ స్పేస్ కోసం చూస్తే మనము వెతుకుతున్న ఈ x వెక్టర్ ఈ మ్యాట్రిక్స్ A λI యొక్క నల్ స్పేస్లో ఉంది మరియు ఇది నాన్ జీరొ కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే నల్ స్పేస్ ఇప్పుడు 0 వెక్టర్ కలిగి ఉంది కాని దీని యొక్క నల్ స్పేస్లో నాన్ జీరొ వెక్టర్ కోసం చూస్తున్నాము x ఈ A λI యొక్క నల్ స్పేస్ లో నాన్ జీరొ వెక్టర్ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ ఐగెన్వెక్టర్ను ఎలా లెక్కించాలి మరియు దీనితో అనుబంధించబడిన ఐగెన్వాల్యులను ఆర్డర్ n యొక్క మ్యాట్రిక్స్తో ఎలా లెక్కించాలి ఐగెన్వాల్యు లను మరియు ఐగెన్వెక్టర్లను ఎలా కనుగొనాలో ఇప్పుడు మనం చర్చిస్తాము ఈ సమీకరణాన్ని A λIx0 గా పరిగణించండి అంటే ఈ రూపంలో వ్రాయబడిన Ax λx ఈక్వేషన్ మరియు ఇక్కడ రెండు తెలియనివి ఉన్నాయి తెలియనివి మనం లాంబ్డాను లెక్కించాల్సిన అవసరం ఉంది మరియు మనం x ను లెక్కించాలి ఇక్కడ ఒక ఈక్వేషన్ A λIx0 లేదా ఇది సరళ సమీకరణం యొక్క వ్యవస్థ మరియు మనకు ఈ రెండు తెలియనివి మరియు x ఉంది ఈ రెండు తెలియని వాటిని ఎలా లెక్కించాలి తెలియని వారు ఈ సమీకరణాన్ని A λIx0 ను సంతృప్తిపరుస్తారు లాంబ్డా ఒక స్కేలార్ మరియు ఈ x ఒక వెక్టర్ దీని భాగాలు ఈ n కి సమానంగా ఉంటాయి మ్యాట్రిక్స్ n×n మ్యాట్రిక్స్ అయితే ఈ ట్రివియల్ సొల్యూషన్ కోసం మనము వెతుకుతున్న ఇతర సమాచారం ఏమిటి ఈ ఈక్వేషన్ A λIx లో ట్రివియల్ సోల్యుషన్ లేదు ఇది మనము మునుపటి ఉపన్యాసంలో ఇప్పటికే అధ్యయనం చేసాము ఈ A λI యొక్క డెటర్మనెంట్ సమీకరణాన్ని ఇది సంతృప్తిపరిస్తే ఈ డెటర్మనెంట్ 0 అయితే మనకు ట్రివియల్ సోల్యుషన్ ఉంటుంది డెటర్మనెంట్ 0 కి సమానం కాకపోతే ఒక ప్రత్యేకమైన సొల్యూషన్ ఉంటుంది మరియు అది ట్రివియల్ సోల్యుషన్ అవుతుంది అంటే ఈ x 0 అవుతుంది కానీ మనము ఈ ఈక్వేషన్ యొక్క ట్రివియల్ సోల్యూషన్ కోసం వెతుకుతున్నాము A λIx0 మరియు ఆ సందర్భంలో ఈ A λI మ్యాట్రిక్స్ యొక్క ఈ డెటర్మనెంట్ ఇది 0 అయి ఉండాలి అని మనకు ఈ పరిస్థితి ఉంది మనకు మరొక షరతు వచ్చింది A λI యొక్క ఈ స్థితి యొక్క డెటర్మనెంట్ 0 కి సమానం మనము ఈ డెటర్మనెంట్ని విస్తరించినప్పుడు ఇది ఇప్పుడు తెలియదు ఎందుకంటే ఇది ఇచ్చిన మ్యాట్రిక్స్ మరియు ఐడెంటిటీ మాతృక ఇక్కడ ఈ లాంబ్డా తెలియదు మనము ఈ det ను విస్తరించినప్పుడు A λI 0 డెటర్మనెంట్ ఏమీ కాదు కానీ ఈ పాలినామియల్ ఈక్వేషన్ c0nc1n 1cn0 ఇవి గుణకాలు మరియు ఈ A ఇచ్చినప్పుడు అవి సహజంగా ఇవ్వబడతాయి మనకు ఈ పాలినామియల్ ఈక్వేషన్ ఉంది ఆపై మనం ఈ సమీకరణాన్ని పరిష్కరిస్తే ఈ ఈక్వేషన్ యొక్క ఈ n మూలాలను మనం ఎక్కువగా పొందుతాము అంటే s యొక్క n విలువలు అవి విభిన్నంగా ఉండవచ్చు మరియు అవి విభిన్నంగా ఉండకపోవచ్చు అవి వాస్తవంగా ఉండవచ్చు అవి వాస్తవంగా ఉండకపోవచ్చు ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ లక్షణ సమీకరణం అంటారు ఈ సమీకరణాన్ని మ్యాట్రిక్స్ A యొక్క క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ అంటారు మరియు ఈ సమీకరణాన్ని పరిష్కరించిన తరువాత మనం సాధ్యమయ్యే లాంబ్డా పొందవచ్చు మనకు ఇక్కడ ఉన్న తర్వాత మనకు ఈ ఈక్వేషన్ A λIx0 ఉంటుంది మరియు ప్రతి లాంబ్డాకు ఈ A λIx0 యొక్క పరిష్కారాన్ని కనుగొనవచ్చు మరియు మన లాంబ్డా ఈ స్థితితో నిర్ణయిస్తుంది 0 అని గమనించండి సహజంగా నే మనకు ఈ A λIx0 యొక్క ట్రివియల్ సోల్యూషన్ లభిస్తుంది ఎందుకంటే ఈ డెటర్మనెంట్ సమానంగా లేనప్పుడు ట్రివియల్ సోల్యుషన్ వస్తుంది 0 కానీ మన లాంబ్డాను ఈ డెటర్మనెంట్ A λI 0 అవుతుంది అందువల్ల స్వయంచాలకంగా ఈ లాంబ్డా కోసం ఈ A λIx0యొక్క నాన్ ట్రివియల్ సోల్యుషన్ లభిస్తుంది ఇక్కడ ఈ క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ యొక్క మూలాలను ఖచ్చితంగా ఐగెన్వాల్యూస్ అని పిలుస్తారు ఎందుకంటే ఈ లాంబ్డా ఐగెన్వాల్యు మనము ఈ క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ని పరిష్కరించిన తర్వాత మనకు అన్ని ఐగెన్వాల్యు లు లు లభిస్తాయి మరియు ఈ లీనియర్ ఈక్వేషన్ యొక్క సజాతీయ వ్యవస్థ ను పరిష్కరించడం ద్వారా A యొక్క ఐగెన్వెక్టర్ లను నిర్ణయించవచ్చు అంటే ఈ A λIx0 సరళ సమీకరణాల వ్యవస్థనును మనం మళ్ళీ పరిష్కరించాలి లీనియర్ లీనియర్ ఆల్జీబ్రా లో ఈ ఉపన్యాసాల ప్రారంభం నుండి నేను ఈ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ పై మళ్లీ మళ్లీ నొక్కి చెబుతున్నాను ఎందుకంటే చివరికి ప్రతి దశలో మనము లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ను పరిష్కరిస్తున్నాము ఈ లాంబ్డా యొక్క ప్రతి విలువకు ఇప్పుడు మరియు ఇక్కడ చాలా ముఖ్యం మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ను పరిష్కరించాలి మనకు 3 విభిన్న లాంబ్డాs ఉంటే ప్రతి లాంబ్డాకు 3 సార్లు మనం లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ను పరిష్కరించుకోవాలి మరియు అవి వేర్వేరు సమీకరణాలుగా ఉంటాయి ఎందుకంటే మనకు వేర్వేరు లాంబ్డా ఉంది ఈ మ్యాట్రిక్స్ భిన్నంగా ఉంటుంది మరియు మనకు వేర్వేరు ఐగెన్వెక్టర్లు లభిస్తాయి మనము ఇప్పుడు దీని గురించి మరియు ఈ A λI యొక్క ఈ శూన్య స్థలంనల్ స్పేస్ గురించి ఎక్కువగా మాట్లాడుతాము నల్ స్పేస్ అంటే ఈ x I మరియు ఇందులో 0 కూడా ఉంటుంది ఎందుకంటే నల్ స్పేస్ 0 కూడా ఉంటుంది ఇక్కడ నల్ స్పేస్ ఐగెన్ స్పేస్ సమానమైన A యొక్క ఐగెన్ స్పేస్ అని పిలువబడుతుంది నల్ స్పేస్ లో ఏముంది నల్ స్పేస్లో అన్ని ఐగెన్వెక్టర్ లతో పాటు 0 వెక్టర్ ఉంటుంది ఎందుకంటే 0 ఐగెన్వెక్టర్ కాదు ఇక్కడ ఐగెన్ స్పేస్ అని పిలువబడే నల్ స్పేస్ లో ఇది 0 వెక్టర్ తో సహా అన్ని ఐగెన్వెక్టర్ లను కలిగి ఉంటుంది ఎందుకంటే 0 సహజంగానే ఈ A λIx0 లేదా 0 యొక్క సొల్యూషన్ నల్ స్పేస్ లో ఉంటుంది కానీ 0 ఐగెన్వెక్టర్ కాదు ఎందుకంటే ఐగెన్వెక్టర్ మనము నాన్ జీరొ నాన్ జీరొ x అని నిర్వచించాము ఈ ఈక్వేషన్ యొక్క ట్రివియల్ సోల్యుషన్ ఇక్కడ మరొక పరిభాషను మనం తరువాత ఉపయోగించుకోవచ్చు అది ఐజెన్స్పేస్ ఏమీ కాదు కానీ 0 వెక్టర్ సరేతో సహా ఈ ఐగెన్వెక్టర్ ల సమితి ఇక్కడ సమస్య ద్వారా వెళ్దాం సమస్య 1 ఇది ఈ మ్యాట్రిక్స్ A 2 1 4 1 యొక్క ఐగెన్వాల్యు లను మరియు ఐగెన్వెక్టర్ లను కనుగొనడం ఈ ఐగెన్వాల్యు లు మరియు ఐగెన్వెక్టర్ ల మూల్యాంకనం తో మనము ప్రారంభించే చాలా సులభమైన ఉదాహరణ ఇది ఇక్కడ మొదటగా మనం క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ని వ్రాసుకోవాలి మరియు ఐగెన్వాల్యులను కనుగొనడానికి ఎల్లప్పుడూ క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ని పరిష్కరించాలి అప్పుడు ప్రతి లక్షణ విలువ లేదా ప్రతి ఐగెన్వాల్యు కోసం మనం ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ పరిష్కరించుకోవాలి ఇప్పుడు మనం ఆ విధంగా ఐగెన్వెక్టర్ లను పొందుతాము ఇక్కడ క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ఈ A λI యొక్క డెటర్మనెంట్ A λI అంటే ఐగెన్వాల్యు లు ఏమీ కాదు కానీ ఈ క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ యొక్క ఈ సొల్యూషన్ మనకు ఈ A λI ఉంది A 2 1 4 1 ఆపై మనకు ఈ లాంబ్డా I ఉంది అది చివరిలో నిర్ణయిస్తుంది లాంబ్డా అంటే లాంబ్డా 0 మరియు లాంబ్డా 0 మరియు ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ప్రాడక్ట్ అయిన లాంబ్డా మనము పరిష్కరించాలనుకుంటున్నాము ఇక్కడ డెటర్మనెంట్ తెలుసు మ్యాట్రిక్స్ అంటే ఏమిటి ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్ 2 మైనస్ లాంబ్డా ఆపై మనకు ఇక్కడ 1 ఉంది మరియు ఇక్కడ మనకు 4 మరియు తరువాత మైనస్ 1 మరియు మైనస్ లాంబ్డా ఉన్నాయి మనం నేరుగా ఈ మ్యాట్రిక్స్ A కోసం వ్రాయవచ్చు A 2 1 4 1 క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ని ఎలా వ్రాయాలి డయాగొనల్ నుండి లాంబ్డాను తీసివేసే ఈ మ్యాట్రిక్స్ యొక్క డెటర్మనెంట్ ⟹λ 3λ20⟹132 2 అది ఇక్కడ మన క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ మరియు దాని మూలం ఐగెన్వాల్యు అవుతుంది ఐగెన్వాల్యూస్ ఇక్కడ 1 ఐగెన్వాల్యు వీటిని మనం 1 3 అని పిలుస్తాము ఎందుకంటే ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఇది మరియు మరొక ఐగెన్వాల్యు 2 2 మరియు ఐగెన్వెక్టర్ ఇప్పుడు ఇక్కడ ప్రతిదానికి అనుగుణంగా ఉంటుంది మొదట దీనిని 1 3 తీసుకుందాం దీనిని తీసుకునేటప్పుడు మనం ఇప్పుడు A λI సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ను ఏర్పరుచుకోవాలి మరియు ఈ x ఇక్కడ x సార్లు అది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ అవుతుంది మనము ఈ 3 ను వికర్ణ ఎంట్రీల నుండి తీసివేయాలి మరియు అది ఇక్కడ మన మ్యాట్రిక్స్ అవుతుంది మనము అలా చేస్తే ఇక్కడ A 3Ix0 So x11T 2 2A2Ix0 x1 4T ఇక్కడ మరొక ఉదాహరణ ఐగెన్వాల్యులను మరియు A యొక్క ఈ ఐగెన్వెక్టర్ లను కనుగొనండి ఇక్కడ మళ్ళీ ఇవ్వబడిన లీనియర్ మ్యాట్రిక్స్ A 1 1 0 1 ప్రదర్శన కోసం మనము తీసుకున్నాము మనము క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ని వ్రాస్తే అది | A λI | 0 కాబట్టి ఉంటుంది అంటే లాంబ్డా అనే డయాగొనల్ ఎంట్రీల నుండి ఇక్కడ తీసివేస్తాము 1121 ఇది పునరావృతమయ్యే మూలం మనకు ఈ ఒక్క ఐగెన్వాల్యు మాత్రమే ఉంది ఇది 2 సార్లు repeat అవుతుంది మరియు ఇప్పుడు ఈ ఐగెన్వాల్యుకు అనుగుణంగా మనం ఐగెన్వెక్టర్ను లెక్కించాలి ఈ విలువలకు అనుగుణమైన ఐగెన్వెక్టర్ ఇక్కడ 1121 మనం మళ్ళీ A λI అయిన లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ను ఏర్పరుస్తాము లాంబ్డా ఇక్కడ 1 A Ix0 ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ మనం ఇప్పుడు పరిష్కరించుకోవాలి మరియు ఇప్పుడు A Ix0 వ్యవస్థ ఏమిటి మన మ్యాట్రిక్స్ ఇప్పుడు 0 మరియు 1 మరియు 0 గా ఉంటుంది ఇక్కడ కూడా ఈ 0 అంటే x10T అనే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఇది ఇప్పటికే రెడ్యూస్డ్ ఎచెలాన్ ఫామ్ మరియు మనకు ఇక్కడ ఈ పివట్ ఎలిమెంట్ ఉంది అంటే ఈ x2 ఫ్రీ వేరియబుల్ కాదు కానీ ఇక్కడ ఈ x1 ఎందుకంటే మొదటి కాలమ్కు పివట్ ఎలిమెంట్ లేదు దీనిని మనం ఫ్రీ వేరియబుల్ అని పిలుస్తాము మరియు ఈ ఫ్రీ వేరియబుల్ కు మనకు నచ్చిన విలువను కేటాయించవచ్చు ఈ x1 మనము కొన్ని ఆల్ఫా లను కేటాయిస్తున్నాము మరియు x2 0 అనే మొదటి ఈక్వేషన్ నుండి ఇప్పటికే ఇవ్వబడిన ఈ x2 ఈక్వేషన్ ఈ ఆల్ఫాపై మనకు కూడా ఆధారపడటం లేదు x2 ఎల్లప్పుడూ 0 గా ఉంటుంది ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ x1 మరియు x2 ఇది మరియు ఇది 10T మనం చేయగలిగే ఏ Alpha అయినా ఇక్కడ ఎంచుకోవచ్చు మరియు అది సొల్యూషన్ ఈ 10T సొల్యూషన్ కోసం ఇక్కడ జనరేటర్ మరియు ఇప్పుడు మనకు ఈ 1 ఉంది 10Tకి అనుగుణమైన ఐగెన్వెక్టర్ లలో ఒకటి మరియు వీటిలో ఏదైనా మల్టిప్లికేషన్ కూడా ఐగెన్వెక్టర్ అవుతుంది ఇక్కడ రెండు వేర్వేరు ఐగెన్వాల్యు లు ఉన్నాయని మనం చూశాము కాని మనకు ఒక ఐగెన్వెక్టర్ మాత్రమే లభిస్తుంది ఈ ఉదాహరణ సహాయంతో ఇక్కడ కూడా చూడవచ్చు దీనిపై మనం 1 గురించి అనుగుణమైన అవకాశాలు ఏమిటనే దాని గురించి తరువాత మాట్లాడుతాము ఈ ఐగెన్వెక్టర్ లు ఎన్ని ఐగెన్వెక్టర్లు సాధ్యము ప్రతి స్వేర్ మ్యాట్రిక్స్ దాని స్వంత క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ని సంతృప్తిపరుస్తుందని చెప్పే కేలే హామిల్టన్ సిద్ధాంతం ఉంది ఇది ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ దాని స్వంత క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ని సంతృప్తిపరిచే క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ నుండి నేరుగా వచ్చే మరొక ఫలితం ఈ A λI ని నిర్ణయించే క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ఏమిటో మనకు తెలుసు అటువంటి పాలినామియల్ ఈక్వేషన్ క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ మరియు ఈ ఫలితం ఈ u ఈ మ్యాట్రిక్స్ ఈ క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ని సంతృప్తిపరుస్తుందనే రుజువు ద్వారా మనం వెళ్ళలేము అంటే బదులుగా మనం దీనిని A ద్వారా భర్తీ చేస్తే det A λI 0⟹c0nc1n 1cn0 ఇక్కడ An 1 తరువాత ఇది మరియు cn వరకు ఇది ఆ సందర్భంలో ఉంటుంది cnI I అదే పరిమాణంలోని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతాయి ఈ క్యాలె హామిల్టన్ తీరం ప్రతి స్వేర్ మ్యాట్రిక్స్ దాని క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ని కూడా సంతృప్తిపరుస్తుందని దీని అర్థం A కూడా ఈ సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది ఇది స్థిరంగా ఉండటానికి ఇక్కడ A మరియు c n తో భర్తీ చేయబడింది ఎందుకంటే ఇప్పుడు మనం మ్యాట్రిక్స్తో పని చేస్తున్నాము అదే order లో ఇక్కడ మ్యాట్రిక్స్ ఉండాలి c0Anc1An 1cnI0 ఇది క్యాలె హామిల్టన్ తీరం యొక్క ఫలితం ఉదాహరణకు A11 6i 4i 1 తీసుకున్న ఈ చాలా లీనియర్ ఐన ఉదాహరణ కోసం మనము ధృవీకరించవచ్చు మరియు ఈ లేదా డి క్యాలె హామిల్టన్ తీరం ద్వారా ఈ లక్షణ పాలినామియల్ని ధృవీకరిస్తాము ఈ A కి అనుగుణంగా మనం వ్రాయవలసిన పాలినామియల్ క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ దీనిని డయాగొనల్ ఎంట్రీల నుండి తీసివేయడం ద్వారా ఉంటుంది మరియు ఇప్పుడు మనం ఈ పరంగా వ్రాయవచ్చు అంటే ఇక్కడ ఈ డెటర్మనెంట్ అని అర్థం మనకు ఈ ఈక్వేషన్ లభిస్తుంది 11 λ 6i 4i 1 λ 0 ⟹2 12λ 130 మరియు ఇప్పుడు మనం చూసేది క్యాలె హామిల్టన్ తీరం ఈ A2 12A 13 0 ఇది కేవలం 0 గా ఉండాలి ఇది క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ని సంతృప్తిపరచాలి మరియు ఈ A2 ను మనం ఇక్కడ లెక్కించినట్లయితే A2 12A 13 మనము దీనిని నిర్ణయించినప్పుడు ఇక్కడ ఈ మైనస్ ఈ రెండు జోడించబడతాయి మరియు ఇది తీసివేయబడుతుంది మనము వాస్తవానికి 0 మ్యాట్రిక్స్లను పొందుతున్నాము మరియు క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ మరియు ఈ క్యాలె హామిల్టన్ తీరం ప్రతి స్వేర్ మ్యాట్రిక్స్ దాని క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ని సంతృప్తిపరుస్తుందని చెబుతుంది మనము ఇక్కడ ఈ A ద్వారా భర్తీ చేసాము మరియు తరువాత 0 కి బదులుగా ఈ కుడి వైపు మనకు 0 మ్యాట్రిక్స్ వచ్చింది A2 12A 13I145 72i 48i 25 132 72i 48i 12 13 0 0 13 0 0 0 0 కాబట్టి ఈ క్యాలె హామిల్టన్ తీరం యొక్క మరొక ఉపయోగం ఈ ఉదాహరణ నుండి మనం చూడవచ్చు A విలోమం ని నిరూపించడానికి ఈ క్యాలె హామిల్టన్ తీరం ని ఉపయోగించవచ్చు ఈ A తో మనం ప్రారంభించి చాలా లీనియర్ అయిన ఉదాహరణ 2 4 3 5 కు సమానం మనము దాని క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ని వ్రాస్తే మళ్ళీ ఇది డయాగొనల్ నుండి తీసివేయబడుతుంది మరియు మనము ఈ డెటర్మనెంట్ ని సరళీకృతం చేయవచ్చు మనము దీనిని పొందుతాము 2 λ 4 3 5 λ 0⟹2 7λ 20 మరియు క్యాలె హామిల్టన్ తీరం ద్వారా మనకు ఇది తెలుసు A2 7A 2I0 ⟹AA 7I2I ⟹A 112A 7I 12 5 4 3 2 కాబట్టి క్యాలె హామిల్టన్ తీరం ని ఉపయోగించి ఈ A విలోమం యొక్క విలువ కాబట్టి మనము ఇక్కడ ఐగెన్వాల్యు లను మరియు ఐగెన్వెక్టర్ ను పరిచయం చేసాము మరియు ప్రాథమికంగా ఈ ఈక్వేషన్ ఈ Ax λx చాలా ముఖ్యమైనది ఈ లాంబ్డా ఐగెన్వాల్యు మరియు సంబంధిత ఐగెన్వెక్టర్ x చే ఇవ్వబడుతుంది మరియు మనము ఈ క్యాలె హామిల్టన్ తీరం ని కూడా అధ్యయనం చేసాము ఇది ప్రతి స్వేర్ మ్యాట్రిక్స్ దాని స్వంత క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ని సంతృప్తిపరుస్తుందని చెబుతుంది ఇక్కడ కుడి వైపు ఇది 0 మ్యాట్రిక్స్ అన్ని ఎంట్రీలు 0 ఉన్న అదే order ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి ఉపయోగించిన సూచనలు ఇవి మీ దృష్టికి చాలా ధన్యవాదాలు